అందరికీ నమస్కారం మీరు పెడిగ్రీకి సంబంధించిన ప్రాబ్లమ్ లను సాల్వ్ చేసిన సెషన్ ని బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను కాబట్టి ఇపుడు కొన్ని RFLP రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ లను సాల్వ్ చేద్దాము ఇది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నాను మీరు ఇంతకు ముందు లెక్చర్ లలో చదువుకున్న విధంగా RFLP అనేది చాలా ముఖ్యమైన విషయము ఎందుకంటే దీని నుండి DNA సీక్వెన్స్ లో రెస్ట్రిక్షన్ ఎంజైమ్ లయొక్క రిలేటివ్ పొజిషన్ ఏమిటో తెలుస్తుంది మరియు మనము జన్యువులను క్లోన్ చేయాలి అనుకున్నపుడు లేదా ఒక జన్యువును వెక్టార్ లోకి సబ్ క్లోన్ చేయాలి అనుకున్నపుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎంజైమ్ల యొక్క ఖచ్చితమైన పొజిషన్ మరియు రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ని చదువుతాను సర్కులర్ DNA మాలిక్యూల్ HindIII మరియు SmaI లకు క్లీవేజ్ సైట్ కలిగి ఉంటుంది ఇక్కడ దీనితో పాటు ఉన్న ఎలెక్ట్రోఫోరేసిస్ జెల్ నుండి సర్కులర్ ప్లాస్మిడ్ పైన ఉండే రెస్ట్రిక్షన్ సైట్ల యొక్క సర్కులర్ మ్యాప్ ని డ్రా చేయండి కాబట్టి ఎలెక్ట్రోఫోరేసిస్ జెల్ లో చూసిన విధంగా ఇది డైజెస్ట్ అయింది HindIII మరియు SmaI లలో సింగులర్ గా డైజెస్ట్ అయింది మరియు HindIII ఇంకా SmaI లలో డబుల్ డైజెస్ట్ అయింది HindIII తో సింగిల్ డైజేషన్ వల్ల 3 Kb మరియు 7 Kb బ్యాండ్లు వస్తాయి ఇంకా రెండవ లేన్ లో మనము చూసిన విధంగా SmaI తో సింగిల్ డైజేషన్ జరిగింది ఇది కూడా 3 Kb ప్లస్ 7 Kb బ్యాండ్ ఇస్తుంది ఇంకా HindIII మరియు SmaI ల డబుల్ డైజెషన్ వల్ల రెండు బ్యాండ్లు వస్తాయి ఒకటి 3 Kb మరియు 2 Kb కాబట్టి వెక్టార్ యొక్క పూర్తి సైజు 10 Kb అవుతుంది ముందుగా ఒక సర్కిల్ ని డ్రా చేద్దాము మరియు దాని యొక్క పూర్తి సైజు 10 kb కాబట్టి మొదటగా మనము రాండమ్ గా ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యొక్క సైట్ ని డ్రా చేద్దాము ఇలా ఇక్కడ డ్రా చేస్తాము కాబట్టి SmaI రెండు బ్యాండ్లను ఇస్తుంది ఒకటి 3 kb మరియు ఇంకొకటి 7 kb అదే మనము ఇక్కడ డ్రా చేసింది ఒక 3 kb బహుశా ఒక సైట్ ఇక్కడ ఉంది మరియు ఇంకొక సైట్ ఈ సర్కులర్ మ్యాప్ లో ఇక్కడ ఉంది కాబట్టి ఇది 3 Kb బ్యాండ్ మరియు 7 kb బ్యాండ్ ఉంది ఇప్పుడు మీరు HindIII మరియు SmaI లయొక్క డబుల్ డైజెస్టడ్ ప్రాడక్ట్ లను కనుక చూస్తే అవి ఒక 2 Kb మరియు 3 kb బ్యాండ్ లను ఇస్తాయి వీటి యొక్క మొత్తము 10 kb కాదు అంటే దీని అర్థము రెండు 2 kb మరియు రెండు 3 kb బ్యాండ్లు ఉంటాయి ఇవన్నీ కలిపితే వెక్టార్ యొక్క మొత్తము 10 kb అవుతుంది కాబట్టి HindIII సైట్ ని ఇక్కడ డ్రా చేస్తున్నాము దీని వల్ల HindIII మరియు SmaI ల యొక్క డబుల్ డైజెషన్ల ప్రకారం ఒక 2 kb బ్యాండ్ ఇస్తుంది ఇంకా ఇంకొక సైట్ ని ఇక్కడ డ్రా చేస్తే అది ఒక 3 kb బ్యాండ్ ఇస్తుంది అంటే 3 kb యొక్క ఫ్రాగ్మెంట్ మరియు ఇక్కడ చూపించిన విధంగా HindIII SmaI యొక్క 2 kb ఫ్రాగ్మెంట్ కాబట్టి ఇపుడు అన్ని ఫ్రాగ్మెంట్ లను కలిపితే అంటే ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ ల యొక్క సైజ్ లను చూసి తర్వాత వాటి యొక్క మొత్తము వెక్టార్ కి సమానము అవుతుందా అన్నది చూస్తాము అప్పుడు మనము డ్రా చేసిన మ్యాప్ కరెక్ట్ గా ఉంది అని మనకు తెలుస్తుంది కాబట్టి SmaI అనేది 3 kb మరియు 7 kb ఫ్రాగ్మెంట్ల ను ఇస్తుంది ఇక్కడ మనము 3 kb ఫ్రాగ్మెంట్ ని చూడొచ్చు మరియు ఇది 2 3 2 కాబట్టి ఇది 7 kb ఫ్రాగ్మెంట్ HindIII యొక్క 232 ఫ్రాగ్మెంట్ ఇంకా డబుల్ డైజెషన్ తరువాత మనకు HindIII SmaI 2 Kb మరియు HIndIII SmaI 3 Kb ఫ్రాగ్మెంట్ లు వస్తున్నాయి కాబట్టి ఇది సర్కులర్ రెస్ట్రిక్షన్ మ్యాప్ యొక్క ప్రాబ్లమ్ ఇది మనము ఇందాక గీసిన మ్యాప్ ఇంకా ఈ మ్యాప్ సరిగ్గా అదే విధంగా కనిపిస్తుంది కాబట్టి దీని తరువాత నేను మీకు లీనియర్ మ్యాప్ ని ఎలా డ్రా చేయాలో చెప్తాను ఇక్కడ మనము ఉపయోగించే స్ట్రాటజీ ఏమంటే ముందుగా మనము డబుల్ డైజెస్ట్ ని గమనించాలి డబుల్ డైజెషన్ యొక్క కొత్త బ్యాండ్లను గమనించాలి ఇంకా పెద్ద ఫ్రాగ్మెంట్ ల మధ్యలో ఉన్న ఇంటర్మీడియెట్ సైట్లను గమనించాలి ఇది లీనియర్ ఫ్రాగ్మెంట్ కాబట్టి ఇక్కడ మనము ఒక లీనియర్ లైన్ ని డ్రా చేద్దాము మీరు BglII మరియు BamHI యొక్క డబుల్ డైజెషన్ ని కనుక ముందుగా చూస్తే బ్లాక్ కలర్ లో ఉన్న కొత్త బ్యాండ్లు 3 5 Kb బ్యాండ్ మరియు 0 ఇప్పుడు మీరు BglII యొక్క సింగిల్ డైజెషన్ ని చూస్తే అక్కడ 4 2 Kb ఉంది అంటే అది BamHI సైట్ ద్వారా రెండుగా అంటే 3 5 మరియు 0 7 గా క్లీవ్ అయింది అనిపిస్తుంది కాబట్టి అదే మనము ఇక్కడ డ్రా చేసాము ఇది ఒక BglII సైట్ మరియు ఇంకొక BglII సైట్ ఇక్కడ ఉంది సరేనా ఇంకా దీనిని BamHI సైట్ ఇక్కడ క్లీవ్ చేసింది బహుశా BglII ని ఇచ్చే BamHI సైట్ ఇక్కడ ఉంది అనుకుందాము BamHI 0 7 Kb ఫ్రాగ్మెంట్ మరియు ఇది 3 5 Kb ఫ్రాగ్మెంట్ ని ఇస్తోంది తరువాత మనము BamHI మరియు PstI ల యొక్క డబుల్ డైజెషన్ ని చూస్తే ఇక్కడ మనము చూసే ఒక సింగిల్ బ్యాండ్ 2 6 Kb గా ఉంటుంది కాబట్టి PstI సైట్ ని ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ నేను మీకు సులభంగా అర్థం అవడానికి పెన్ కలర్ ని మారుస్తాను కాబట్టి మనము ఇక్కడ PstI సైట్ ని డ్రా చేస్తే అది BamHI మరియు PstI యొక్క 2 6 Kb బ్యాండ్ని ఇక్కడ ఇస్తుంది ఇప్పుడు BglII మరియు PstI యొక్క మూడవ డబుల్ డైజెషన్ ని చూస్తే ఇక్కడ మనకు మూడు కొత్త బ్యాండ్లు వస్తాయి అవి 3 మిగిలినవన్నీ సింగిల్ డైజెస్ట్ లో ఉన్నాయి కాబట్టి మీరు Pst BglII యొక్క సింగిల్ డైజెస్ట్ సైట్ ని కనుక చూస్తే BglII యొక్క సింగిల్ డైజెస్ట్ లో ఒక 4 2 Kb బ్యాండ్ ఉంది ఇంకా ఇది PstI సైట్ ద్వారా 3 3 మరియు 0 9 Kb బ్యాండ్ లలోకి క్లీవ్ అవ్వబడినట్లు ఉంది 5 నుండి 2 6 ని తీసేస్తే అపుడు 0 9 వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది కొత్త 0 9 ఫ్రాగ్మెంట్ అనిపిస్తుంది మరియు 2 7 అనేది 3 3 కి సమానం అవుతుంది ఇదేమో ఇంకొక BglII Pst ఫ్రాగ్మెంట్ కాబట్టి ఇంకా ఏమి మిగిలింది అంటే 0 5 Kb గా ఉండే ఇంకొక బ్యాండ్ BglII PstI డైజెషన్ లో ఉంటుంది అంటే దీని అర్థము ఇంకొక PstI సైట్ ఉంది అని మరియు అది BglI యొక్క ఇంకొక వైపున ఉంది అని మనము అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ జరిగే మార్పు ఇదే నేను పెన్ కలర్ మళ్ళీ మారుస్తున్నాను ఒకవేళ ఇది PstI సైట్ అయితే అపుడు ఇది ఇంకొక 0 5 Kb ఫ్రాగ్మెంట్ అవ్వొచ్చు మరియు Pst1 యొక్క సింగిల్ డైజెస్ట్ లో ఒక 1 2 Kb బ్యాండ్ ఉంది ఇది ఈ కాలిక్యులేషన్ లో ఎక్కడా రాలేదు కాబట్టి ఇది 1 2 సింగిల్ అవుతుంది ఎందుకంటే ఇది లీనియర్ కట్ DNA కాబట్టి ఇది PstI యొక్క 1 2 Kb ఫ్రాగ్మెంట్ అవుతుంది మరియు BglII యొక్క సింగిల్ డైజెస్ట్ ఏమో 3 Kb బ్యాండ్ ని చూపిస్తుంది అది ఇక్కడ వస్తుంది ఇది మద్యలో ఎక్కడా రావడం లేదు కాబట్టి ఇదే 0 3 Kb ఫ్రాగ్మెంట్ అవుతుంది కాబట్టి ఇపుడు మీరు అన్నింటినీ యాడ్ చేస్తే అన్ని కాంబినేషన్ లను యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు దాదాపు మనము ఇక్కడ చూసే విధంగా ఎలెక్ట్రోఫోరేసిస్ బ్యాండ్ ప్యాట్రన్ వస్తుంది మరియు ఖచ్చితంగా ఇదే మనము సమాధానంగా ఇక్కడ చూపించాము మీరు మళ్ళీ కావాలంటే దీనిని ప్రాక్టీస్ చేసి ఇలానే వస్తుందా లేదా అన్నది చూడొచ్చు కాబట్టి రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజమ్ ని అనేక విధాలుగా ఉపయోగించచ్చు వాటిలో ఒకటి తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే అపుడు ఆ పెడిగ్రీలో ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందా ఇలా ఎపుడు జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనము ఇదివరకే పాలిమార్ఫిజమ్ కి సంబంధించిన లెక్చర్ల లో తెలుసుకున్నాము జీనోమ్ లో జరిగే కొన్ని మ్యుటేషన్ లవల్ల జీన్ లలో కొన్ని రెస్ట్రిక్షన్ సైట్లు ఇంట్రడ్యూస్ అవుతాయి లేదా డిలీట్ అవుతాయి ఇదే ఎవల్యూషన్ కి ఆధారం కూడా ఇది ఎవల్యూషన్ కి ఆధారం అవ్వొచ్చు అలాగే వ్యాధులకు కారణం కూడా అవ్వచ్చు కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇది డయాగ్రమ్ అంటే నేను డ్రా చేసిన జీన్ యొక్క కార్టూన్ ఒక 5 Kb ఫ్రాగ్మెంట్ మరియు దానికి రెండు వైపులా రెండు రెస్ట్రిక్షన్ సైట్లు ఉన్నాయి ఒకవేళ జీన్ గనుక వీటితో డైజెస్ట్ అవ్వబడితే అపుడు దాని వల్ల ఇక్కడ 5 Kb ఫ్రాగ్మెంట్ వస్తుంది ఇంకా ఇక్కడ మీరు ఇంతకు ముందు లెక్చర్ లోని సదరన్ బ్లాట్ టెక్నిక్ లో నేర్చుకున్న విధంగా జీన్ లోని ఒక స్పెసిఫిక్ రీజన్ కి చెందిన ఒక ప్రోబ్ ఆటో రేడియోగ్రామ్లో 5 Kb బ్యాండ్ని ఇస్తుంది అని నేను చూపించాను కానీ ఒకవేళ కొంత జనాభాలో ఈ జీన్ పాలిమార్ఫిజమ్ కానీ చూపిస్తే లేదా ఏదైనా వ్యాధి ఉన్నపుడు అది ఆ జీన్ లో కొత్త సైట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇపుడు ఈ జీన్ ని ఈ రెండు రెస్ట్రిక్షన్ ఎంజైమ్ లతో డైజెస్ట్ చేస్తే పార్షియల్ డైజెషన్ వల్ల ఒక 5 Kb బ్యాండ్ ని జెనెరేట్ చేయడంతో పాటు పూర్తి డైజెషన్ వల్ల మరొక రెండు బ్యాండ్లను ఇస్తుంది ఒకటి 2 Kb బ్యాండ్ మరియు ఇంకొకటి 3 Kb బ్యాండ్ కాబట్టి ఇక్కడ చూస్తే ఇది వ్యాధి కలిగి ఉన్న కుటుంబం యొక్క పెడిగ్రీ ఇంకా పాలిమార్ఫిజమ్ కూడా ఉంది ఈ కుటుంబంలోని స్త్రీకి ఈ వ్యాధి ఉంది మనము ఇక్కడ తరువాతి తరంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉండే అవకాశం ఉందా అన్నది తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ ఆటో రేడియోగ్రామ్ నుండి వచ్చిన అంటే సథరన్ బ్లాటింగ్ లోని ప్రోబ్ డిటెక్షన్ ద్వారా వచ్చిన బ్యాండింగ్ ప్యాట్రన్ ని గనుక చూస్తే తండ్రి నుండి 5 Kb వస్తుంది అంటే దీని అర్థము రెండూ అల్లీల్ లలోనూ కొత్త సైట్ ని జెనెరేట్ చేసే పర్టికులర్ మ్యుటేషన్ లేదు అని కాబట్టి ఇక్కడ ఒక బ్యాండ్ మాత్రమే వస్తుంది రెండు అల్లీల్ లు కూడా ఒకే రేంజ్ దగ్గర ఇంకా రెండు ఒకే సైజు దగ్గర ఆంప్లిఫై అవుతాయి కాని వ్యాధి ఉన్న స్త్రీ ఒకే బ్యాండ్ ని 2 Kb దగ్గర ఇస్తుంది అంటే రెస్ట్రిక్షన్ సైట్ జనరేషన్ కారణంగా ప్రోబ్ ఇప్పుడు ఆ ఒక్క పర్టికులర్ ఫ్రాగ్మెంట్ ని మాత్రమే డిటెక్ట్ చేస్తుంది కానీ 3Kb ఫ్రాగ్మెంట్ ని చెయ్యదు ఇపుడు తరువాతి జనరేషన్ ని చూద్దాము మొదటి వ్యక్తి మగ కాబట్టి అది ఒక సింగిల్ 2 Kb బ్యాండ్ ని జెనరేట్ చేస్తుంది మరియు ఇది తల్లి యొక్క వ్యాధి ఉన్న ఫినోటైప్ కి సిమిలర్ గా ఉంటుంది కుటుంబం లోని మిగిలిన అందరూ స్త్రీలకి 2 Kb మరియు 5 Kb రెండూ ఉంటాయి దీని అర్థము అల్లీల్ లలో ఒకటి 2 Kb బ్యాండ్ ని జెనరేట్ చేస్తుంటే మరొక అల్లీల్ ఏమో 5 Kb బ్యాండ్ ని జెనరేట్ చేస్తుంది అంటే ఇవి ఆ పర్టికులర్ పాలిమార్ఫిజమ్ యొక్క క్యారియర్లు కానీ అవి వ్యాధిని చూపించడం లేదు కానీ ఈ జనరేషన్ లో ఉన్న మగవారు 2 Kb బ్యాండ్ ని మాత్రమే కలిగి ఉన్నారు దీని వల్ల మనకు ఈ ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాధిని చూపించొచ్చు అని తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజమ్ సహాయం తో మనము ప్రాబ్లమ్స్ ని కనుక్కోవచ్చు ఈ అప్లికేషనే కాకుండా మనమంతా DNA ఫింగర్ ప్రింటింగ్ గురించి అంటే లేదా DNA ప్రొఫైలింగ్ గురించి వినే ఉంటాము ఇపుడు ఈ DNA ప్రొఫైలింగ్ యొక్క ఆధారం ఏమిటి నేను డ్రా చేసిన డయాగ్రం లో మీరు చూసే విధంగా ఇవి జీన్ సెగ్మెంట్లు మరియు ఇవి ఒకదానికి ఒకటి సిమిలర్ గా ఉన్నాయి ఇవి మరేవో కాదు ట్యాండెమ్ రిపీట్లు అంతే అంటే ఇవి జీనోమ్ యొక్క రీజన్ లో ట్యాండెమ్ గా అరేంజ్ అవ్వబడిన రిపీట్లు మరియు ఈ రిపీట్లు చాలా ఎక్కువగా వేరియబుల్ గా ఉంటాయి అవి వేరియబుల్ గా ఉండడానికి ఉండే చాలా కారణాలలో ఒక కారణం ఏమంటే DNA రెప్లికేషన్ జరిగినపుడు ఒక స్ట్రాండ్ వెనకబడుతుంది దీని వల్ల పెయిరింగ్ లో అంటే బేస్ పెయిరింగ్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే స్కిప్పింగ్ జరుగుతుంది లేదా మిస్ పెయిరింగ్ జరుగుతుంది అది నాన్ కంటిగువస్ రిపీట్స్ మధ్య జరుగుతుంది ఇది స్ట్రాండ్ లో రిపీట్స్ యొక్క డిప్లిషన్ జరగడానికి లేదా రిపీట్స్ యొక్క డుప్లికేషన్ కి కారణం అవుతుంది ఇదే రిపీట్స్ నంబర్ వేరియబుల్ గా ఉండడానికి కారణం ఈ క్రియనే వేరియబుల్ నంబర్ ట్యాండెమ్ రిపీట్స్ VNTR అంటారు ఇదే DNA ఫింగర్ ప్రింటింగ్ కి ఆధారం కాబట్టి ఇక్కడ నేను ఈ వేరియబుల్ నంబర్ వల్ల ఏమి జరిగిందో చూపించాలి అనుకుంటున్నాను ఇక్కడ పైన ఉన్న ప్యానల్ లో ఈ రెండింటినీ ప్లాంక్ చేస్తూ రెస్త్రిక్షన్ సైట్లు ఉన్నాయి ఈ రీజియన్ ని ప్లాంక్ చేస్తూ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఒకవేళ మనము ఫ్లాంకింగ్ రీజియన్ కి స్పెసిఫిక్ గా ఉండేలా ప్రోబ్ ని వాడితే అపుడు యునీక్ ప్రోబ్ అలాగే యునీక్ బ్యాండింగ్ ప్యాట్రన్లు వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ చూసిన విధంగా ఫిగర్ a లో ఒక అల్లీల్ లో ఆరు రీపీట్లు ఉన్నాయి ఇంకొక అల్లీల్ లో నాలుగు రీపీట్లు ఉన్నాయి కాబట్టి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు ఈ రెస్ట్రిక్షన్ సైట్స్ దగ్గర కట్ చేస్తుంది మరియు దాని వల్ల వేరే వేరే లెంగ్త్ ఉండే ఫ్రాగ్మెంట్లు వస్తాయి కాబట్టి మనము A కి 6 మరియు 4 ఇంకా B కి 5 మరియు 3 ఇక్కడ చూస్తాము ఒకవేళ మనము ఫ్లాంకింగ్ రీజియన్ కి కాకుండా ఒక రిపీట్ కి స్పెసిఫిక్ అయిన ప్రోబ్ ని గనుక వాడితే అంటే ఫ్లాంకింగ్ రీజియన్ కి కాకుండా రిపీట్ రీజియన్ కి స్పెసిఫిక్ అయితే ఏమవుతుంది ఇక్కడ నేను మూడు VNTR లోసై చూపించాను కానీ మనకు మల్టిపుల్ బ్యాండింగ్ ప్యాట్రన్ వస్తుంది ఎందుకంటే రిపీట్ అనేది జీనోమ్ లోని పలు రీజియన్లలో ఉండొచ్చు అదే నేను ఇక్కడ చూపించానుమనము రిపీట్ రీజియన్ కి స్పెసిఫిక్ అయిన ఒక ప్రోబ్ ని గనుక వాడితే అంటే నేను ఇక్కడ చూపించిన గ్రీన్ వన్ ద్వారా వివరిస్తాను గ్రీన్ దానిలో ఒక అల్లీల్ లో 9 రిపీట్లు ఇంకొక అల్లీల్ లో 8 రిపీట్లు ఉంటాయి కాబట్టి ఇదే మనము ఇక్కడ చూస్తాము ఇంకా విషువల్ B లో గ్రీన్ ది ఒక అల్లీల్ లో 8 రిపీట్లు ఇంకొక అల్లీల్ లో 6 రిపీట్లు చూపిస్తుంది కాబట్టి ఆంప్లిఫికేషన్ అంటే డిటెక్షన్ తరువాత చూపించే బైండింగ్ ప్యాట్రన్ ఇదే ఒక వ్యక్తి విషయం లో మనకు లభించే DNA ప్రొఫైల్ ఇదే రియల్ DNA ప్రొఫైల్ విషయంలో ఇంకా చాలా ఎక్కువ బ్యాండ్లను చూస్తాము ఇది మీకు చూపించడానికి విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పడానికి ఇంకా అప్లికేషన్ ని చెప్పడానికి వాడే ఒక కార్టూన్ మాత్రమే ఇక్కడ మీరు హత్యకి గురైన ఒక వ్యక్తిని చూస్తున్నారు ఈ వ్యక్తి చుట్టుపక్కల రెండు రక్తపు మరకలు ఉన్నాయి ఒకటి అతని తల దగ్గర మరియు రెండవది దానికి సమీపంలో ఉంది వీటిని బ్లడ్ స్పాట్ 1 మరియు బ్లడ్ స్పాట్ 2 అని టైప్ చేస్తాము ఇక్కడ మన లక్ష్యం ఏమంటే ఈ రక్తము ఎవరిదో తెలుసుకోవడం ఇంకా ఈ రక్తము మనకు ఎవరు ఈ హత్య చేశారు అన్నది తెలుసుకోవడంలో ఏవిధంగా అయినా ఉపయోగపడుతుందా అన్నది తెలుసుకోవాలి మొదటగా DNA ప్రొఫైల్ ని టైప్ చేయాలి లేదా నేను ముందు స్లయిడ్ లోచెప్పిన విధంగా బ్లడ్ టైప్ ని టైప్ చేయాలి ఈ రెండు బ్లడ్ స్పాట్ లయొక్క ఫింగర్ ప్రింట్ ని టైప్ చేయాలి కాబట్టి ఈ రెండు బ్లడ్ స్పాట్ లకు మనము ఈ పర్టికులర్ బ్యాండింగ్ పాటర్న్ ని చూస్తాము ఈ రెండూ పూర్తిగా వేరు వేరుగా ఉన్నాయి అంటే ఇవి రెండూ ఇద్దరు వేరు వేరు వ్యక్తులనుండి వస్తున్నాయి అని తెలుస్తుంది అంటే ఇది హత్య కు గురైన వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదు కాబట్టి వీటిలో ఏది హత్యకి గురైన వ్యక్తికి చెందింది అది తెలుసుకోవడానికి బాధితుడి బ్లడ్ యొక్క పాటర్న్ ని టైప్ చేస్తే ఆ బాధితుని బ్లడ్ అనేది బాధితుడి తల దగ్గర ఉన్న బ్లడ్ స్పాట్ 1కి కి చాలా సిమిలర్ గా ఉంది అన్నది చూస్తాము అంటే ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ బ్లడ్ స్పాట్ అనేది హత్యకి గురైన వ్యక్తిది అని తెలుస్తుంది మరి ఇంకొక బ్లడ్ స్పాట్ సంగతి ఏంటి ఈ కేస్ లో ఇద్దరు అనుమానితులు సమీపంలో ఉన్నారు పోలీసులు ఇద్దరిని అనుమానించారు కానీ ఎవరు ఈ వ్యక్తి ని హత్య చేసారో ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఈ ఇద్దరి నుండి బ్లడ్ శాంపిల్ లను తీసుకుని వారి DNA ప్రొఫైల్ చేయబడింది ఇది ఇద్దరు అనుమానితుల యొక్క DNA ప్రొఫైలింగ్ మరియు ఇపుడు ఏ బ్యాండింగ్ పాటర్న్ ఎలా ఉందొ చూడాలిఇది వరకే బ్లడ్ స్పాట్ 1 అనేది భాదితునిది అని మనకు తెలుసు ఇంకా బ్లడ్ స్పాట్ 2 ప్రొఫైల్ ని ఈ ఇద్దరు అనుమానితులతో మ్యాచ్ చేసి చూస్తే రెండవ అనుమానితుని DNA ప్రొఫైల్ దాదాపు సరిగ్గా బ్లడ్ స్పాట్ 2 పాటర్న్ తో మ్యాచ్ అవుతుంది దీని నుండి మనకు మొదటి అనుమానితుడు అమాయకుడు అని రెండవ అనుమానితుడే ఈ హత్య చేసాడని తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా DNA ఫింగర్ ప్రింటింగ్ లేదా DNA ప్రొఫైలింగ్ పెటర్నటీ కేసులలో లేదా హత్య కేసులను సాల్వ్ చేయడంలో ఉపయోగిస్తారు చాలా ప్రాముఖ్యత పొందిన మరియు అపఖ్యాతి పాలైన రాజీవ్ గాంధీ హత్య కేసులో అతని హంతకుడు ధను DNA ప్రొఫైల్ చేయబడింది కాబట్టి అక్కడ పేలుడు సంభవించిన తర్వాత ఆ నేరం జరిగిన ప్రదేశం అంతా ఆమె రక్తం ఉంది మరియు ఆ రక్తాన్ని తీసుకుని బాంబు పేలుడులో ఆమె ధరించడానికి ఉపయోగించిన బెల్ట్ పైన ఉన్న టిష్యూ తో మ్యాచ్ చేయబడింది ఇలా చేయడం ద్వారానే ఆమే ఈ బాంబుని పేల్చింది అని ఆమే ఈ బాంబు పేలుడుకి బాధ్యత వహించింది అని నిర్ధారణ చేయబడింది ఈ విధంగా నిజ జీవితంలోని సమస్యలను సాల్వ్ చేయడంలో ఉపయోగబడుతుంది ఈరోజుకి ఇంతటితో ముగిద్దాము ఇంకా ఈరోజు క్లాసులో ఈ సమస్యలను సాల్వ్ చేయడం మీరు అంతా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను తరువాతి మూడవ వారంలో కలుద్దాము ధన్యవాదాలు